కాబట్టి మనం మాట్లాడే తదుపరి మాడ్యూల్ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ సరే కాబట్టి ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ మీరందరూ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ అనే పదాన్ని విన్నారు కదా ఇది ఇంజినీరింగ్ యొక్క అనేక శాఖలలో ఇది ఒక ప్రామాణిక పద్ధతి కాబట్టి మనం ఈ ఫీల్డ్ యొక్క చరిత్ర గురించి మాట్లాడతాము ఇది సమీక్ష కింద వస్తుంది కాబట్టి ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్కి మీరు ప్రతిచోటా కనుగొనే సంక్షిప్త రూపం FEM మరియు ఇది సాపేక్షంగా కొత్త పద్ధతి చాలా సంవత్సరాల నాటి పాక్షిక అవకలన సమీకరణం అనే కోణంలో ఇది చాలా పాతది కాదు ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు కొరాంట్ 40వ దశకంలో పాక్షిక అవకలన సమీకరణాలను పరిష్కరించడానికి మళ్లీ పని చేయడం ప్రారంభించిన వ్యక్తి మరియు ఇంజినీరింగ్ కమ్యూనిటీ 60 లలో మాత్రమే దీనిని గమనించడం ప్రారంభించింది కాబట్టి ఇది సాపేక్షంగా కొత్తదని నేను చెప్పినప్పుడు నా ఉద్దేశ్యం అదే మరియు చివరకు అది ఏమిటి ఇది మాక్స్వెల్ సమీకరణాలను నిర్దేశించిన బౌండరీ కండిషన్తో పరిష్కరించే పద్ధతి అని నా ఉద్దేశ్యం ఇది సమగ్ర సమీకరణాల గురించి మునుపటి నమూనా కూడా అదే విషయం తెలియజేస్తుంది కాబట్టి సహజంగా మనం ఇప్పటికే నేర్చుకున్నదానితో పోలిస్తే తేడాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాము కాబట్టి మనం చూసిన సమగ్ర సమీకరణాలలో గణితశాస్త్రంతో వ్యవహరించడానికి చాలా కష్టమైన విషయాలలో ఒకటి గ్రీన్ ఫంక్షన్ ఎందుకంటే దానికి సింగులారిటీస్ మరియు మొదలైనవి ఉన్నాయి కాబట్టి FEMలో గ్రీన్ ఫంక్షన్ల గురించి శుభవార్త ఏమిటంటే FEM కోసం గ్రీన్ ఫంక్షన్లను మనం తెలుసుకోవలసిన అవసరం లేదు గ్రీన్ ఫంక్షన్ లేకుండా FEM రూపొందించబడింది నిజానికి ఇది సమగ్ర సమీకరణం కాదు కాబట్టి ప్రారంభ స్థానం భిన్నంగా ఉంటుంది మాక్స్వెల్ సమీకరణం నుండి మీరు సమగ్ర సమీకరణంగా మార్చలేరు ఆపై మీరు అవకలన రూపంలోనే ఆపి ఆపై పరిష్కరించండి మరియు మనం దాని గురించి వివరంగా చర్చిస్తాము కాబట్టి ఇందులో ఒక పెద్ద ప్రయోజనం ఎందుకంటే గ్రీన్ ఫంక్షన్లు నిజానికి వైవిధ్యమైన వస్తువులలో లెక్కించడం చాలా కష్టం జ్యామితి అనేది FEM యొక్క ప్రధాన ప్లస్ పాయింట్లో ఒకటి ఇది చాలా క్లిష్టమైన ఆకారపు వస్తువులతో వ్యవహరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది కాబట్టి ఇక్కడ చూపబడిన ఈ విమానం వలె ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా విమానం యొక్క రాడార్ క్రాస్ సెక్షన్ను కనుగొనాలనుకుంటే మీకు తెలిసిన వాస్తవ అనుకరణలు ఇవి మీరు డొమైన్ను ఈ విధంగా విచ్ఛిన్నం చేయాలి కాబట్టి ఇక్కడ మీరు ఈ త్రిభుజాలను ఉపరితలం అంతటా తీసుకున్నారు మరియు ఇవి వస్తువుకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి వస్తువు యొక్క ఆకారాన్ని తీసుకుంటుంది కాబట్టి మీకు కావలసిన సంక్లిష్టమైన వస్తువును మెష్ చేయడానికి మరియు పని చేయడానికి ప్రామాణిక CAD సాఫ్ట్వేర్ను ఉపయోగించడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది కాబట్టి ఇది మీకు చాలా నిజ జీవిత కార్యాచరణను అందిస్తుంది సరే ఇప్పుడు మనం వివరాలను పరిశీలిస్తాము మనం సమగ్ర సమీకరణ పద్ధతులతో పోల్చినప్పుడు గణన ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సమగ్ర సమీకరణ పద్ధతులు తీసుకుంటే మీకు సమీకరణాల వ్యవస్థను కలిగి ఉన్నాయని అనుకుందాం సమగ్ర సమీకరణ పద్ధతులను పరిష్కరించడంలో సంక్లిష్టత ఏమిటి మీలో లీనియర్ ఆల్జీబ్రా చదివితే సమీకరణాల వ్యవస్థని చేసారు వాటిని పరిష్కరించడంలో సంక్లిష్టత ఏమిటి కాబట్టి సమగ్ర సమీకరణం అవుతుంది FEMలో ఇది దాదాపు గా మారుతుంది కాబట్టి ఈ కష్టమైన పని ఎలా సాధించబడింది లీనియర్గా మీరు సమీకరణం యొక్క సరళ వ్యవస్థను పొందుతారు మరియు కానీ మీరు దానిని సమయంలో పరిష్కరించవచ్చు కాబట్టి ట్రిక్ ఏమి కావచ్చు A మ్యాట్రిక్స్ లేదా సిస్టమ్ మ్యాట్రిక్స్ యొక్క ప్రత్యేకత ఉంది మరియు మీరు పొందే సమీకరణాల వ్యవస్థ నిజానికి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రశ్న ఏమిటంటే నేను ఈ విమానం యొక్క రాడార్ క్రాస్ సెక్షన్ను ఎప్పుడు లెక్కించాలనుకుంటున్నాను మీరు ప్రతిదానికి ఒక బిందువుని పొందగలరా విద్యార్థి అవును ప్రతి బిందువుకి విలువ ఉంటుందా ప్రతి త్రిభుజానికి ఒక విలువ ఉందా లేదు కాబట్టి రాడార్ క్రాస్ సెక్షన్ అనేది దూరంగా ఉన్న పరిశీలకుడికి నిర్వచించబడినది ఇక్కడ ఉన్న ప్రతి చిన్న చిన్న త్రిభుజంపై సమగ్రమైనది కాబట్టి ప్రతి చిన్న చిన్న త్రిభుజం మీరు పరిష్కరిస్తున్న ఒక తెలియనిది మరియు ఇది సమీకరణాల వ్యవస్థను ఏర్పరుస్తుంది మీరు చివరకు దాన్ని పొందిన తర్వాత ఒక నంబరు మరియు ఒక విలువ లభిస్తుంది కాబట్టి ఈ స్పార్స్ సమీకరణాల వ్యవస్థ ఈ ఆర్డర్ nను పొందడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు నేను నిజ జీవితంలో చాలా సంక్లిష్టమైన విమానం లేదా ఓడ లేదా ఏదైనా సమగ్ర సమీకరణ పద్ధతులను అనుకరించి పరిష్కరించాలనుకుంటే అవి పని చేయడం అసాధ్యమని కూడా ఇది మీకు చెబుతుంది ఎందుకంటే అవి చాలా సమయం తీసుకుంటాయి వర్సెస్ కాబట్టి మీ టెక్స్ట్ బుక్లోని LU డీకంపోసిషన్లో మీకు లభిస్తుంది దీని ప్రామాణిక రూపము సుమారుగా 2 4 వంటిది ఇది పరిశోధన స్థాయి విషయం కాబట్టి నా ఉద్దేశ్యం టెక్స్ట్బుక్ అంశాలు కోసం ఉంది మీరు బాగా చేయగలరు కానీ అంత మంచిది కాదు అప్పుడు సమగ్ర సమీకరణాల విషయంలో సమీకరణాల వ్యవస్థ నిల్వ చేయడానికి మీకు ఎంత మెమరీ అవసరం కాబట్టి సమగ్ర సమీకరణాలలో నిల్వ చేయగలిగే స్తాయి అయితే FEMలో నా దగ్గర ఒక స్పార్స్ మాతృక n సమీకరణాలు ఉన్నాయి కాబట్టి ప్రతి సమీకరణం చాలా తక్కువగా ఉంటుంది అంటే చాలా తక్కువ ఎంట్రీలు సున్నా కాదు కాబట్టి FEMలో ఎంట్రీల సంఖ్య మళ్లీ అవుతుంది కాబట్టి నిల్వ మరియు గణన పరంగా FEM పెద్ద విజేత కాబట్టి దీన్ని సహజంగా పరిశీలిస్తున్నప్పుడు FEM గురించి అన్నీ గొప్పగా ఉంటే ఈ సమగ్ర సమీకరణ పద్ధతిని అధ్యయనం చేయడంలో మనం ఎందుకు ఇబ్బంది పడ్డాం అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు కాబట్టి సమగ్ర సమీకరణ పద్ధతులతో మీరు పొందే ఖచ్చితత్వం మెరుగ్గా ఉంటుందని సమాధానం కాబట్టి అదే స్థాయి ఖచ్చితత్వాన్ని పొందడానికి మీరు సమగ్ర సమీకరణ పద్ధతి కంటే FEMలో దగ్గరగా డిస్క్రెటీజ్ చేయాలి మరియు అది ఎందుకు అలా ఉందని ముందు వచ్చే సమయంలో చాలా మంచి సంభావిత కారణాన్ని మనం చూస్తాము కాబట్టి స్పార్స్ సమీకరణాల వ్యవస్థ కోసం ఇది మీరు చెల్లించాల్సిన ధర ఇక్కడ ఉచిత భోజనం ఉండదు మరియు అందుకే మీరు కోల్పోతారు కాబట్టి చాలా వాణిజ్య సాఫ్ట్వేర్లలో ఉదాహరణకు అత్యంత జనాదరణ పొందిన వాణిజ్య సాఫ్ట్వేర్ ఉదాహరణకు ANSYS లేదా HFSS అని పిలువబడే ఇది ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్పై ఆధారపడి ఉంటుంది వీటిలో సమగ్ర సమీకరణాలను చేయడానికి మిమ్మల్ని అనుమతించే మరికొన్ని మాడ్యూళ్లను కలిగి ఉన్నాయి కానీ మీరు నిజంగా చాలా పెద్ద ఎలక్ట్రికల్ వస్తువులతో పని చేయగల విధానం FEM ఎందుకంటే మెమరీ మరియు వేగం సహేతుకమైనవి